స్వాగతం కాబట్టి గత మాడ్యూల్లో నేను వాగ్దానం చేసినట్లుగా ఇంటిగ్రేటర్ మరియు డిఫరెన్సియేటర్ సర్క్యూట్స్ లను చూశాము మరియు ఈ మాడ్యూల్లో ఆపరేషనల్ యాంప్లిఫయర్ యొక్క చాలా ముఖ్యమైన అప్లికేషన్ను చూద్దాము అవి ఫిల్టర్లు కాబట్టి మీరు ఫిల్టర్ల గురించి మాట్లాడేటప్పుడు మీ దృష్టి పధం లోకి వచ్చేది ఏమిటి ఒక్కసారి ఆలోచించండి నా కన్ను ఒక ఫిల్టరా నా ముక్కు ఒక ఫిల్టరా నా నోరు ఒక ఫిల్టరా ఈ ఫిల్టర్ పాత్ర ఏమిటి ఫిల్టర్ అవాంఛిత తరంగాలను తొలగిస్తుంది దీన్ని చాలా ప్రాథమికంగా ఉంచడానికి టీ ని ఒక ఉదాహరణగా తీసుకుందాం మీరు టీని సిద్ధం చేసినప్పుడు మీరు టీని ఫిల్టర్ చేస్తారు మరియు టీ విత్తనాలు లేకుండా ద్రవ రూపములో ఉన్న టీని పొందుతాము అది కూడా ఫిల్టర్ ఒక మంచి ఉదాహరణ ఫిల్టర్లు అనేక రకాలుగా ఉంటాయి కానీ మీరు ఎలక్ట్రానిక్స్ గురించి మాట్లాడేటప్పుడు ఒక ఫిల్టర్ అవాంఛిత సిగ్నల్ తొలగించడానికి రుపొందించబడిన లేదా ఉపయోగించే ఒక సర్క్యూట్ మనం ఈ ఫిల్టర్లను ఎలా రూపొందించగలం అనలాగ్ ఎలక్ట్రానిక్స్ లో ఏ రకమైన ఫిల్టర్ లను ఉపయోగిస్తారు లోపాస్ ఫిల్టర్ హైపాస్ ఫిల్టర్ బ్యాండ్ పాస్ ఫిల్టర్ బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ మొదలైన ఫిల్టర్లను మనము చూద్దాము ఈ రోజు మాడ్యూల్ లో ఫిల్టర్ అంటే ఏమిటి మరియు లోపాస్ ఫిల్టర్ అంటే ఏమిటో మనం అర్థం చేసుకుందాము పాసివ్ కాంపొనెంట్ అంటే ఏమిటి పాసివ్ కాంపొనెంట్ సర్క్యూట్ లో ఒక భాగము దానిని నడపడానికి బాహ్య మూలం అవసరం లేదు యాక్టివ్ కాంపొనెంట్లు కూడా కాంపొనెంట్ సర్క్యూట్ లో ఒక భాగమే కానీ వాటిని నడపడానికి బాహ్య మూలం అవసరం

ఉదాహరణకు నేను రెసిస్టర్ లేదా కెపాసిటర్ ని తీసుకుంటే అవి పాసివ్ కాంపొనెంట్లు నేను ఆప్ యాంప్ లేదా ట్రాన్సిస్టర్ లేదా మాస్ ఫెట్ తీసుకుంటే అవి యాక్టివ్ కాంపొనెంట్లు వోల్టేజ్ వర్తించకుండా లేదా ఆప్ యాంప్ కు బయాస్ అనువర్తించకుండా మీరు వీటిని ఉపయోగించవచ్చా ట్రాన్సిస్టర్లకు బయాస్ లేదా వోల్టేజ్ను అనువర్తించకుండా మీరు ట్రాన్సిస్టర్ ఉపయోగించవచ్చా ఉపయోగించలేము కదా రెసిస్టర్లు గురించి మాట్లాడుకుందాం వీటికీ బాహ్య మూలం అవసరమా అవసరం లేదు 2 రెసిస్టర్లను పక్కపక్కన ఉంచండి కాబట్టి పాసివ్ ఫిల్టర్లు అంటే ఏమిటి పాసివ్ ఫిల్టర్లు పాసివ్ కాంపొనెంట్లను ఉపయోగించి రూపొందించబడిన ఫిల్టర్లు యాక్టివ్ కాంపొనెంట్లు ఉపయోగించి రూపొందించబడిన ఫిల్టర్లు యాక్టివ్ ఫిల్టర్లు అంటే యాక్టివ్ ఫిల్టర్లు యాక్టివ్ కాంపొనెంట్లు మరియు పాసివ్ కాంపొనెంట్ల ఏకీకరణ

ఫిల్టర్ తరంగాలలో ఉన్న నాయిస్ ని అధికముగా చేసి లేదా విస్తరించి తొలగిస్తుందని ఇదివరకే చూశాము ఫ్రీక్వెన్సీ ఫిల్టరింగ్ తరంగాల నుండి నాయిస్ ని తొలగిస్తుంది మరియు అలా తొలగించబడిన తరంగాలు విస్తరించబడతాయి కాబట్టి నేను ఒక ఉదాహరణ ఇస్తాను నా దగ్గర బ్రెడ్బోర్డ్ ఉంది ఒక రెసిస్టర్ LED ఒక ఆప్ యాంప్ ఉంది కనెక్ట్ చేసే తీగలు ఉన్నాయి ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను ఫిల్టర్ను డిజైన్ చేయవలసి ఉందని అది ఈ LED ని సిగ్నల్గా మాత్రమే పరిగణిస్తుంది మరియు మిగతా దానిని నాయిస్ గా పరిగణిస్తుంది కాబట్టి అలాంటిదే ఎలా డిజైన్ చేయాలి ఎందుకంటే ప్రస్తుతం మీ కోసం ఇది చిత్రం తప్ప మరొకటి కాదు కాబట్టి ఈ చిత్రం నుండి మీరు నేపధ్యాన్ని ఎలా తొలగించగలరు మరియు మీరు తరంగాలను ఎలా బయటకు తీయగలరు మనము CMRR లో అదే చేస్తాము అందుకే మనకు అధిక CMRR కామన్ మోడ్ తిరస్కరణ నిష్పత్తి అవసరం మనము తరంగాల విస్తృతిని పెంచి నాయిస్న్ని తగ్గిస్తాము ఎలక్ట్రానిక్స్ నందు నాయిస్ ఒక అవాంఛిత తరంగము మరియు మనకి తరంగాలు కావాలి మరియు దానిలోని సమాచారమూ కావాలి మనకు ఆడియో లభిస్తుందో చూద్దాం ఆడియోనిరంతరం శబ్దం చేయగలదు మరియు ఆ ధ్వని మధ్య మనకు కావలసిన తరంగాలను మనం గుర్తించగలమా లేదా అది శబ్దం కాదు కదా ఐడియల్ ఫిల్టర్ నిర్దిష్ట పౌనఃపున్యం వెలుపల గల పౌనఃపున్యాలలో ఉన్న మొత్తం సమాచారాన్ని తొలగించాలి కాబట్టి నేను ఒక పౌనఃపున్యాన్నిదానిని fc అనుకుంటే ఎంచుకుంటే అప్పుడు ఆ పౌనఃపున్యం తప్ప ఇతర పౌనఃపున్యాలలో ఉన్న సమాచారము తొలగించబడాలి అది నా ఐడియల్ ఫిల్టర్ అంటేరోజంతా నిర్దేశించబడిన పౌనఃపున్యాలను అత్యంత బిగువుగా తొలగిస్తూ అత్యంత పదునైన పరివర్తనను అందిస్తూ మరియు పరిధి దాటిన పౌనఃపున్యాలు ఫిల్టర్ చేయబడాలి చాలా ఆచరణాత్మక ఫిల్టర్లు అనువైనవి కావు మరియు సాధారణంగా అన్ని ఫిల్టర్లు నిర్దిష్ట శ్రేణి పౌనఃపున్యాల వెలుపల గల అవాంఛనీయ శబ్దాలను తొలగించవు ఫిల్టర్ల యొక్క సాధారణ లక్షణాలు 1 కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ 2 రోల్ ఆఫ్ 3 క్వాలిటీ ఫ్యాక్టర్ అన్ని సమాచార వ్యవస్థలూ ఫిల్టర్లను ఉపయోగిస్తాయి నేపథ్యంలో వర్షం పడుతున్నప్పుడు ఎవరో వేణువు ఊదుతూ ఉన్నారని ఊహించుకోండి మనము వేణువు నుండి వచ్చే శబ్దాన్ని ఒక తరంగముగా మరియు వర్షం యొక్క శబ్దాన్ని అవాంచిత శబ్దంగా పరిగణించినట్లయితే మనము సిగ్నల్ను పెంచవచ్చు మరియు ఫిల్టర్లను ఉపయోగించడం ద్వారా అవాంచిత శబ్దాన్ని తగ్గించవచ్చు CMRR సర్దుబాటు చేయడం మనము ఈ పని చేయవచ్చు ఏది ఏమైనా ఫిల్టర్ల యొక్క ప్రధాన అనువర్తనం సమాచార వ్యవస్థలలో ఉంది దాదాపు అన్ని సమాచార వ్యవస్థలు ఫిల్టర్లను ఉపయోగిస్తాయి కాబట్టి ఒక ఫిల్టర్ ఒక బ్యాండ్ పౌనఃపున్యాలను స్వీకరిస్తుంది మరి కొన్ని పౌనఃపున్యాలను తిరస్కరిస్తుంది ఫిల్టర్ ఆక్టివ్ అయినా అవవచ్చు లేదా పాసివ్ అయినా అవవచ్చు ఫిల్టర్లు రెసిస్టర్లు కెపాసిటర్లు మరియు ఇండుక్తర్ లతో నిర్మించబడతాయి అంటే ఫిల్టర్ల రూపకల్పన కోసం మనము పాసివ్ కాంపోనెంట్లను ఉపయోగిస్తాము అవి పాసివ్ కాంపోనెంట్లయిన రెసిస్టర్లు కెపాసిటర్లు మరియు ఇండక్ట్లర్లు సాధారణంగా పాసివ్ ఫిల్టర్లు 1 మెగా హెర్ట్జ్ పౌనఃపున్యము పైన ఉపయోగించబడతాయి వీటి పవర్ గెయిన్ తక్కువ మరియు ట్యూన్ చేయడం చాలా కష్టం పాసివ్ ఫిల్టర్లలలో ఆప్ యాంప్ లేదు ట్రాన్సిస్టర్లు లేవు యాక్టివ్ కాంపోనెంట్ట్లు లేవు మరియు ఫీడ్ బ్యాక్ కూడా లేదు ఇప్పుడు ఫిల్టర్ యొక్క లక్షణాలను చూద్దాం కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏమిటి

యూనిటీ నార్మలైజుడ్ గెయిన్ కన్నా 3 dB కంటే తక్కువకు పడిపోయిన సందర్భములో పౌనఃపున్యం నిర్వచించవచ్చా 3 డేసిబెల్స్ యే ఎందుకు 8 డేసిబెల్స్ 10 డేసిబెల్స్ 10 డేసిబెల్స్ ఎందుకు కాదు దాని పాత్ర ఏమిటి మీరే తెలుసుకోగలరు రోల్ ఆఫ్ అంటే ఏమిటి విస్తృతి కి మరియు పోనఃపున్యానికి మధ్య గీసిన రేఖా చిత్రము లో గల cut off frequency వద్ద గల వక్ర రేఖ యొక్క వాలు నే రోల్ ఆఫ్ అని అంటారు ఈ లక్షణం ఐడియల్ ఫిల్టర్ ను ఆచరణాత్మక నాన్ ఐడియల్ ఫిల్టర్ నుండి వేరు చేస్తుంది ఐడియల్ ఫిల్టర్ పదునైన పరివర్తన కలిగి ఉండాలి ఆచరణాత్మక ఫిల్టర్లకు పదునైన పరివర్తన ఉండకపోవచ్చు రోల్ ఆఫ్ ఐడియల్ ఫిల్టర్ నుండి ఆచరణాత్మక ఫిల్టర్ ను వేరు చేస్తుంది రోల్ ఆఫ్ సాధారణంగా లాగరిథమిక్ స్కేల్పై కొలుస్తారు సాధారణంగా రోల్ ఆఫ్ ని లాగ్ స్కేల్లో ఎందుకు కొలుస్తారు మరియు యూనిట్ డెసిబెల్లోనే ఎందుకు ఉంటుంది క్వాలిటీ ఫ్యాక్టర్ ఇది అస్థిరమైన సర్దుబాటు లక్షణాలు కలిగిన ట్యూన్డ్ ఫిల్టర్ యొక్క లక్షణం మరియు ట్యూన్డ్ ఫిల్టర్ యొక్క రేజోనెంట్ పౌనఃపున్యము దగ్గర ఫిల్టర్ యొక్క గెయిన్ దీని ద్వారా మీరు నాణ్యతను ట్యూన్ చేయవచ్చు కారకాన్నిమరియు ఇది రేజోనెంట్ పౌనఃపున్యము వద్ద ఫిల్టర్ యొక్క గెయిన్ ను నిర్ణయిస్తుంది అలాగే రేజోనెంట్ పౌనఃపున్యమునకు ఇరువైపులా రోల్ ఆఫ్ రేట్ లేదా బదిలీ లక్షణాలను రోల్ చేస్తుంది కాబట్టి ఫిల్టర్ సహాయం తో మనకు కావాల్సిన తరంగాలను నిలుపుకోగలము మరియు అవాంఛనీయ సంకేతాలను అణచివేయనూగలము ఫిల్టర్లు యాక్టివ్ లేదా పాసివ్ అయి ఉండవచ్చు మరియు ఈ మాడ్యూల్ లోపాస్ ఫిల్టర్లను అర్థం చేసుకోవడంపై దృష్టి పెట్టండి ఇప్పుడు లో పాస్ ఫిల్టర్లు గురించి తెలుసుకుందాము కాబట్టి లోపాస్ ఫిల్టర్లు అంటే ఏమిటి లోపాస్ ఫిల్టర్లను హై కట్ ఫిల్టర్లు అని కూడా అంటారు

ఇది R మరియు C ఆధారంగా ఫిల్టర్లను వేరు చేయడానికి మౌలిక మార్గం R మరియు C లను ఉపయోగించిన లోపాస్ ఫిల్టర్ ఈ రకమైన ఫిల్టర్ అమరికలో ఇన్ పుట్ తరంగము Vin రెసిస్టర్ మరియు కెపాసిటర్ యొక్క శ్రేణీ సంధానమునకు వర్తించబడుతుంది కానీ అవుట్ పుట్ సిగ్నల్ Vout కెపాసిటర్ నుండి తీసుకోబడుతుంది కాబట్టి మీరు లోపాస్ ఫిల్టర్ల గురించి మాట్లాడేటప్పుడు పాసివ్ కాంపోనెంట్స్ ఉపయోగించే లోపాస్ ఫిల్టర్ అవుతుంది అందులో రెసిస్టర్తో కెపాసిటర్ ని శ్రేణీ సంధానము చేసి ఇన్ పుట్ తరంగాన్ని శ్రేణీ సంధానము చేయబడిన రెసిస్టర్ మరియు కెపాసిటర్ కి అనువర్తితం చేయబడుతుంది అవుట్ పుట్ కెపాసిటర్ వద్ద తీసుకోబడుతుంది ఈ రకమైన ఫిల్టర్ను సాధారణంగా ఫస్ట్ ఆర్డర్ ఫిల్టర్ లేదా ఒక పోల్ ఫిల్టర్ అని అంటారు మనము మొదటి ఆర్డర్ లేదా సింగిల్ పోల్ అని ఎందుకు ఉపయోగించాలి దీన్ని మొదటి ఆర్డర్ లేదా ఒకే ధ్రువం అని ఎందుకు పిలుస్తారు ఎందుకంటే ఇది ఒకే ఒక రియాక్టివ్ భాగం అంటే సర్క్యూట్లోని కెపాసిటర్ ఈ మొదటి ఆర్డర్ ఫిల్టర్ ఫేజ్ షిఫ్ట్ ని ఇస్తుంది ఒక RC మీకు 900 ఫేజ్ షిఫ్ట్ ఇస్తుంది మీరు R మరియు C విలువను సర్దుబాటు చేస్తే మీరు దానిని 600 మార్చవచ్చు ఇక్కడ RC ఆసిలేటర్లలో 3 రెసిస్టన్స్ లు మరియు 3 కెపాసిటర్లు ఉన్నాయి అప్పుడు ప్రతి ఒక్కటి మనకు 600 ఫేజ్ షిఫ్ట్ ఇస్తుంది కాబట్టి మనకు 3 RC ఉంది అంటే మనకు ఆసిలేటర్కు ఫీడ్ బ్యాక్ గా 1800 ఫేజ్ షిఫ్ట్ వచ్చింది ఆప్ యాంప్ ఆధారిత యాక్టివ్ లోపాస్ ఫిల్టర్ల విషయంలో పాసివ్ కాంపోనెంట్లతో పాటు ఆప్ యాంప్ ని ఉపయోగిస్తే అది యాక్టివ్ ఫిల్టర్ అవుతుంది ఇక్కడ లోడింగ్ ప్రభావాన్ని తొలగించడానికి మనము యూనిటీ గెయిన్ యాంప్లిఫైయర్ లేదా బఫర్ను ఉపయోగించాము కాబట్టి నేను R మరియు C లను యూనిటీ గెయిన్ యాంప్లిఫైయర్ అయిన ఆప్ యాంప్ తో అనుసంధానము చేస్తే అది యాక్టివ్ లోపాస్ ఫిల్టర్ అవుతుంది కాబట్టి సర్వసాధారణమైన లోపాస్ ఫిల్టర్ యాక్టివ్ లోపాస్ ఫిల్టర్

దాని ఆపరేషన్ సూత్రం మరియు పౌనఃపున్య ప్రతిస్పందన గతంలో చూసిన పాసివ్ ఫిల్టర్ల మాదిరిగానే ఉంటుంది సమీకరణం fc 12πRC అవుతుంది పాసివ్ ఫిల్టర్ లేదా లోపాస్ ఫిల్టర్ కోసం ఇది కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ సూత్రం

DC gain 1 R2R1 అంటే నేను ఈ సర్క్యూట్ను R 10 కిలో ఓమ్ C 100 ఫారడ్ R1 1 కిలో ఓమ్ R2 9 కిలో ఓమ్ విలువలతో రూపకల్పన చేయగలను ఇక్కడ మనము అర్ధము చేసుకోవలసినది అర్థం Vout విలువ ఎంత

నేను ఒక RC లేదా సింగిల్ పోల్ ఉపయోగిస్తే నాకు 20 dB వాలు ఉంటుంది నేను 2 అనగా డబుల్ పోల్ ఉపయోగిస్తే అప్పుడు వాలు 40 dB అవుతుంది ఈ విధముగా నేను పెంచుకొంటూ వెళితే ఈ ప్రత్యేక వాలు నా ఐడియల్ విలువకు దగ్గరగా ఉంటుంది ఇది క్రిందికి వెళ్లి దగ్గరగా మరియు దగ్గరగా మరియు దగ్గరగా వస్తుంది కాబట్టి మనం లోపాస్ ఫిల్టర్ను డిజైన్ చేయవచ్చు కాబట్టి మనం మరొక ఉదాహరణ తీసుకుందాం పీస్పైస్ ఉపయోగించి సీతారామ్ ఈ సర్క్యూట్ను తయారు చేశారు తక్కువ పౌనఃపున్యాల వద్ద 10 గా గెయిన్ కలిగి ఇన్ పుట్ ఇంపిడెన్స్ 1 కిలో ఓమ్ తో హై ఫ్రీక్వెన్సీ cut off లేదా కార్నర్ ఫ్రీక్వెన్సీ 1 కిలో హెర్ట్జ్ తో ఒక నాన్ ఇన్వర్టింగ్ లోపాస్ ఫిల్టర్ సర్క్యూట్ను రూపొందించారు ఇచ్చిన విలువల సమూహము కోసం R1 మరియు R2 ల విలువలు ఏమిటి కాబట్టి మీరు ఈ సమస్యని పరిష్కరిస్తే R1 1 కిలో ఓమ్ మరియు R2 7 1 కిలో ఓమ్ లభిస్తుంది కాబట్టి మీరు ఈ ప్రత్యేకమైన సర్క్యూట్ తీసుకుంటే ఇది యాక్టివ్ లోపాస్ ఫిల్టర్ మరియు ఇది బయాస్ వోల్టేజ్ ఇక్కడ కెపాసిటర్ ఉంది మీకు ఫీడ్ బ్యాక్ రెసిస్టర్లు ఉన్నాయి R3 ఇన్ పుట్ వద్ద ఉంది మీరు R2 మరియు R1 ని ఉపయోగించి మీ గెయిన్ ను సర్దుబాటు చేయవచ్చు మరియు పాసివ్ మరియు యాక్టివ్ కాంపొనెంట్లతో లోపాస్ ఫిల్టర్ ప్రయోగాలు మరికొన్ని చేద్దాం కాబట్టి మీరు నిజంగా ఈ ప్రయోగం చేసినప్పుడు మరియు మీరు తరంగాలను చూసినప్పుడు ఈ ప్రత్యేకమైన వాలు ను కనుగొంటారు ఈ వాలు ను కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ దగ్గర మీరు కనుగొనవచ్చు ఇది సరియైన యాంప్లిఫైయర్ సర్క్యూట్ ఈ సర్క్యూట్ గెయిన్ విలువను మార్చదు కానీ ఫలితం మాత్రం అదే ఉంటుంది రెండూ యాక్టివ్ లోపాస్ ఫిల్టర్లే దేనిని పరిగణించాలి అన్నది మీ పై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం ఆప్ యాంప్ ఉపయోగించి ఇన్వర్టింగ్ యాంప్లిఫయర్ ఆధారముగా రూపొందించబడిన యాక్టివ్ లోపాస్ ఫిల్టర్ తో ప్రయోగాలు చేద్దాము కానీ మనము ఈ ప్రత్యేక సర్క్యూట్ ఉపయోగించడానికి ముందు అంటే మనం యాక్టివ్ కాంపొనెంట్ ని కలిగి ఉన్నామా అదే ఆపరేషనల్ యాంప్లిఫైయర్ మనం పాసివ్ RC ఫిల్టర్ ఎలా పని చేస్తుంది లేదా పాసివ్ లోపాస్ ఫిల్టర్ ఎలా పనిచేస్తుందో మొదట అర్థం చేసుకోవాలి పాసివ్ లోపాస్ ఫిల్టర్ ఎలా పని చేస్తుందో చూసి అప్పుడు మనం యాక్టివ్ పాసివ్ లోపాస్ గురించి చర్చిద్దాము సరేనా కాబట్టి మనం దీన్ని ఎలా రూపకల్పన చేయవచ్చో చూద్దాం మరియు ప్రయోగం చేయుటకు ఎలా ముందుకు సాగవచ్చో కూడా చూద్దాం ఇప్పుడు ఇక్కడ మనం పాసివ్ లోపాస్ ఫిల్టర్ను అర్థం చేసుకుందాము మరియు ఇప్పుడు ఈ ప్రయోగం ఎలా పని చేస్తుందో అర్థం చేసుకోవాలి కాబట్టి ముందుగా పాసివ్ లోపాస్ ఫిల్టర్ యొక్క పనితీరుని అధ్యయనం చేసి అర్థం చేసుకుందాము మనము ఒక రెసిస్టర్ మరియు ఒక కెపాసిటర్ ఉపయోగిస్తున్నాము మనము ఒక రెసిస్టర్ మరియు ఒక కెపాసిటర్ను ఉపయోగిస్తున్నాము కదా ఇప్పుడు మనం R మరియు C లను ఒక ప్రత్యేకమైన పద్ధతిలో అనుసంధానము చేయాలి కాబట్టి చిత్రంలో చూపిన విధంగా సర్క్యూట్ను అనుసంధానము చేయండి ఇక్కడ R 10 కిలో ఓమ్ C 0 1 మైక్రో ఫారడ్ ఇప్పుడు 5 వోల్టుల పీక్ టు పీక్ విస్తృతి గల 100 హెర్ట్జ్ పోనఃపున్యముతో ఒక సైన్ తరంగాన్ని నేరుగా అనువర్తింపజేస్తాము కాబట్టి అవుట్ పుట్ వద్ద ఎలాంటి వోల్టేజ్ ని గమనించగలము కాబట్టి మనము అవుట్ పుట్ వోల్టేజ్ Vout ని గమనించాలి మరియు దాని పీక్ టు పీక్ అవుట్ పుట్ వోల్టేజ్ ని గమనించి అవుట్ పుట్ సిగ్నల్ ఆకారంపై కూడా వ్యాఖ్యానించాలి నేను కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ fc అని అనుకున్నాను దాని విలువ సుమారు 159 15 హెర్ట్జ్ ఈ సర్క్యూట్ను సీతారామ్ కనెక్ట్ చేశారు ఇప్పుడు అతను 100 హెర్ట్జ్ వద్ద 5 వి పీక్ టు పీక్ సైన్ వేవ్ తరంగాన్ని వర్తింపజేస్తున్నారు ఇప్పుడు ఫంక్షన్ జెనరేటర్ ని చూడంది మేము నెమ్మదిగా పౌనఃపున్యమును 50 నుండి 60 నుండి 70 నుండి 80 నుండి 90 నుండి 100 వరకు పెంచుతున్నాము మరియు అవుట్ పుట్ లో మార్పు ఏమిటో మీరు గమనిస్తున్నారు ఇది సాధారణ R మరియు C ఇది లోపాస్ పాసివ్ ఫిల్టర్ పసుపు రంగు ఏమో ఇన్ పుట్ నీలం రంగు ఏమో అవుట్ పుట్ ఇప్పుడు మనం ఆసిలోస్కోప్ వైపు చూస్తున్నాము మీరు ఆసిలోస్కోప్ లో ఇన్ పుట్ మరియు అవుట్ పుట్ చూడవచ్చు 50 హెర్ట్జ్ పౌనఃపున్యాన్ని మనం చూడవచ్చు మీరు పసుపు రంగులో ఉన్న మొదటి తరంగాన్ని చూస్తున్నారు ఇది ఫంక్షన్ జనరేటర్ నుండి వచ్చే తరంగము రెండవ తరంగము నీలము రంగులో ఉన్నది పాసివ్ ఫిల్టర్ యొక్క అవుట్ పుట్ అవుట్ పుట్ పౌనఃపున్యం 50 హెర్ట్జ్ అని మీరు చూడవచ్చు ఇప్పుడు పౌనఃపున్న్యాన్ని 60 హెర్ట్జ్ కి పెంచుదాం మీరు అనుసరిస్తున్నారు 119 చూడగలరు 120 ఇది ఇప్పటికీ అనుసరిస్తున్నారు 120 మరియు ఇప్పుడు 150 మరియు హఠాత్తుగా విస్తృతి తగ్గిపోవటం మీరు చూస్తున్నారు మీరు తరంగ పౌనఃపున్యాన్ని పెంచుతున్నప్పుడు RC యొక్క అవుట్ పుట్ వద్ద విస్తృతి మారుతోంది ఇది నిరంతరం తగ్గుతోంది మరియు మీరు 5 వోల్టుల పీక్ టు పీక్ విస్తృతి గల ఇన్ పుట్ కి 1 04 వోల్టుల అవుట్ పుట్ చూస్తున్నారు అంటే ఇప్పుడు ఇది తరంగము ముందుకు సాగటానికి ఒక సమస్యను సృష్టిస్తోంది ఒక నిర్దిష్టకొన వద్ద అంటే 880 మిల్లీవోల్త్స్ ఇప్పటి వరకు మనం అవుట్ పుట్ వద్ద 800 మిల్లీవోల్ట్ లను మాత్రమే చూస్తున్నాము ఇది RC ఫిల్టర్ లేదా లోపాస్ పాసివ్ ఫిల్టర్ పాత్ర